కాబట్టి మనము మన చర్చతో కొనసాగుతాము కాబట్టి ఈ ఉపన్యాసంలో మనము గడియారపు వక్రతను నియంత్రించడానికి ఉపయోగించే కొన్ని సాధారణ వ్యూహాల గురించి మనట్లాడుతున్నాము ఎందుకంటే చివరికి మన సమస్య మీరు గుర్తుచేసుకుంటే గడియారపు పిన్ నుండి మనము గడియార వలయాన్ని వేయాలి అది గడియారానికి అందిస్తుంది అన్ని టెర్మినల్ పాయింట్లకు సిగ్నల్ ఇవ్వండి మరియు ఈ మొత్తం నెట్వర్క్లో మనము ఈ వక్రతను నియంత్రించాలి కాబట్టి ఏదైనా 2 టెర్మినల్ పాయింట్లలో గడియారం సిగ్నల్ లేదా గడియారపు అంచుల రాక సమయంలో గరిష్ట వ్యత్యాసం పరిమితిలో ఉంచాలి అర్థమైంది కదూ కాబట్టి మొదట మనము గడియారాల వక్రత తగ్గించడానికి విస్తృత వ్యూహాలను పరిశీలిస్తాము కాబట్టి ఈ 2 ప్రధాన వ్యూహాలు ఏమిటో వివరించడానికి ప్రయత్నిస్తాను మొదటి వ్యూహం అన్ని గడియారపు ఇన్పుట్లను దగ్గరగా గుర్తించండి కాబట్టి దీని అర్థం ఏమిటి నన్ను వివరించనీయండి నా దగ్గర చిప్ ఉందని అనుకుందాం నా గడియారం అనగా క్లాక్ ఇన్పుట్ అని అర్ధం నేను క్లాక్ సిగ్నల్ అందించాల్సిన ప్రదేశాలు అవన్నీ కలిసి ఉన్నాయి ఇలా చూడండి ఇది నా క్లాక్ పిన్ అని అనుకుందాము గడియారం సిగ్నల్ నా చిప్లోకి ప్రవేశిస్తున్న చోట కాబట్టి ఈ క్లాక్ సిగ్నల్ను దీని వరకు తీసుకువెళ్ళడానికి నేను ఏ వ్యూహాన్ని ఉపయోగించినా నేను ఇలాంటి కొన్ని కనెక్షన్లను ఉపయోగించవచ్చని అనుకుందాము ఈ నెట్లో ప్రధాన భాగం ఉందని ఇప్పుడు ఒక విషయం స్పష్టమైంది ఈ భాగం సహజం మరియు ఇక్కడ ఈ ప్రాంతంలో కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి 2 వైర్ల పొడవు కొద్దిగా భిన్నంగా ఉంటుంది కాబట్టి మొత్తంగా ఈ వక్రీకరణ ఈ స్థానిక ప్రాంతంలోని వైర్ల యొక్క వైవిధ్యానికి పరిమితం చేయబడుతుంది ఇప్పుడు ఈ క్లాక్ పిన్స్ ఒక చిన్న ప్రాంతంలోనే ఉండటానికి పరిమితం చేయబడితే ఆ వైవిధ్యం గురించి మనం మనట్లాడుతున్న ఈ గరిష్ట వైవిధ్యాన్ని కూడా నియంత్రించవచ్చు కాబట్టి ఈ వ్యూహం అంటే సరళంగా కనిపిస్తున్నప్పటికీ ఆచరణాత్మకంగా చేర్చడం అంత సులభం కాదు ఎందుకంటే సాధారణ చిప్లో మీకు దాదాపు ప్రతిచోటా గడియారాలు అవసరమవుతాయి గడియారాలు ఒక చిన్న రేఖాగణిత ప్రాంతంలో మనత్రమే ఉన్నాయని లేదా కేంద్రీకృతమై ఉంటాయని మీరు అనుకోలేరు కాబట్టి ఇది మొదటి వ్యూహం నేను చెప్పినట్లు ఈ వ్యూహాన్ని సాధారణంగా అమలు చేయడం కష్టం రెండవ వ్యూహం ఏమిటంటే వాటిని దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నించనివ్వండి కానీ జాప్యం సమతుల్యం చేయడానికి ప్రయత్నిద్దాం కాబట్టి అదే క్లాక్ పిన్ సిగ్నల్కు అంది ఇస్తోంది కాని జాప్యం ఏదో ఒక విధంగా సమతుల్యమయ్యే విధంగా వైర్లను మార్గనిర్దేశం చేద్దాం కాబట్టి మొదటి వ్యూహాన్ని అమలు చేయడంలో ఇబ్బంది ఉన్నందున నేను చెప్పినట్లుగా ఊహించుకోండి మనము సాధారణంగా రెండవ వ్యూహాన్ని ఉపయోగిస్తాము కాబట్టి మొదట రెండవ వ్యూహంపై దృష్టి పెడదాం ఇప్పుడు ఈ రెండవ వ్యూహం మళ్ళీ విస్తృతంగా మనము కొన్ని పనులు చేయడానికి ప్రయత్నించవచ్చు నేను క్లాక్ సిగ్నల్ పంపించాల్సిన నిర్దిష్ట సంఖ్యలో పిన్స్ ఉన్నందున ఇది మొదటి విధానం కాబట్టి జాప్యం సుమారు సమననంగా ఉండే కొన్ని గణనలతో ప్రతి గడియార సంకేతాలకు స్వతంత్ర పంక్తులను గీయడానికి నేను ప్రయత్నిస్తాను లేదా నేను ఒక సాధారణ రకమైన నెట్వర్క్ను లేఅవుట్ చేయడానికి ప్రయత్నిస్తానుతరువాత నేను పిన్లను నెట్వర్క్కు ఏదో ఒక విధంగా కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను సాధారణ నెట్వర్క్ వేయడం సులభం అవుతుంది చిప్ అంతటా గడియారాలు దాదాపుగా లభిస్తాయనే అర్థంలో ఇది మరింత సాధారణం అవుతుంది ఆపై అవి ఎక్కడ ఉన్నా ఖచ్చితమైన పిన్ స్థానం మీరు అలాంటి సమీప క్లాక్ పాయింట్కు కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు మనము తరువాత దీని వివరాలలోకి వెళ్తాము కాబట్టి నేను ఇక్కడ మనట్లాడిన మొదటి ప్రత్యామ్నాయం దీనిని కొన్నిసార్లు స్పైడర్ లెగ్ పంపిణీ అని పిలుస్తారు స్పైడర్ లెగ్ డిస్ట్రిబ్యూషన్ అనేక లక్షణాలను కలిగి ఉంది నేను దీనిని వివరిస్తాను మొదట స్పైడర్ లెగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎలా ఉందో చూద్దాం ఇది ఇలాంటిదనిపిస్తుంది ఇక్కడ మీకు గడియార మూలం ఉందని మీరు చూస్తారు ఇది చిప్ వెలుపల నుండి రావచ్చు మీకు శక్తివంతమైన డ్రైవర్ ఉంది ఎందుకంటే ఈ డ్రైవర్ ఈ అన్ని శాఖలకు కరెంట్ను సరఫరా చేయగలగాలి శాఖల సంఖ్య పెద్దదిగా ఉంటుంది ఆవునా కాబట్టి క్లాక్ సిగ్నల్స్ అవసరమయ్యే చివరి పాయింట్లు ఇవి క్లాక్ పిన్స్ అని నేను వాటిని పిలుస్తాను మరియు అవి నిర్హేతుకంగా ఉన్నందున ఈ చేతులు సాలెపురుగు యొక్క కాళ్ళలాగా కనిపిస్తాయి మరొక విషయం ఈ గడియార సంకేతం ఈ వక్రీకరణ మరియు అవాంతరాలు మరియు అవసరాలు కారణంగా ఈ గడియార సిగ్నల్ తరువాత కూడా మనము శక్తి మరియు గ్రౌండ్ సిగ్నల్స్ చూస్తాము సిగ్నల్ రౌటింగ్తో పోల్చితే అవి ఒకే పొరపై వేయబడతాయి ఇక్కడ మీకు 2 లేయర్ 3 లేయర్ తెలుసు ఈ రకమైన రౌటింగ్ జరుగుతుంది కాబట్టి మనము ఒక పొర నుండి మరొక పొరకు మనరినప్పుడల్లా వైర్ కనెక్షన్ ఉంటుంది గడియారంలో మీకు వైర్ కనెక్షన్ ఉన్నప్పుడల్లా అదనపు జాప్యం జరుగుతుంది కాబట్టి జాప్యం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి గడియారం లేదా శక్తిలో మనం సాధారణంగా అలాంటి వైర్లను ఉపయోగించము అనగా అవసరం లేనప్పుడు మాత్రమే మనం ఉపయోగించుకోవచ్చు మరియు సాధ్యమైనంతవరకు అదే పొరపై వైర్లను వేయడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మిగిలినవి నేను దీని గురించి మనట్లాడుతున్నాను కాబట్టి ఈ డ్రైవర్ తగినంత శక్తివంతంగా ఉండాలి కాబట్టి నేను శక్తివంతమైన డ్రైవర్ అని చెప్పినప్పుడు శక్తివంతమైన డ్రైవర్ను సృష్టించడానికి అనేక మార్గాలు ఉన్నాయి మనము దీని గురించి కొంచెం తరువాత మనట్లాడతాము కాబట్టి మనము డ్రైవర్ను ఉపయోగిస్తాము N పాయింట్లు ఉన్నాయనుకుందాము N క్లాక్ పిన్స్ ఉన్నాయి మనము ఈ N పిన్లన్నింటినీ నడుపుతున్నాము కాబట్టి గడియారం మూలం నుండి ప్రతి గమ్యస్థానాలకు ప్రత్యేక వైర్ వెళుతుంది ట్రాన్స్మిషన్ లైన్లతో పరిచయం ఉన్నవారికి ఇప్పుడు ఒక విషయం ఏమిటంటే మీరు సుదీర్ఘ ప్రసార మార్గాన్ని నడుపుతున్నప్పుడు ప్రతిబింబం మరియు ఇతర సమస్యలు వంటి కొన్ని ప్రభావాలు ఉన్నాయి దీనివల్ల మనం సాధారణంగా చివరిలో ముగింపు నిరోధకతను ఉపయోగించాల్సి ఉంటుంది ఇంతకు ముందు మీరు నెట్వర్క్ కేబుల్లను వేసినప్పుడు మీలో సన్నని మరియు మందపాటి ఈథర్నెట్ కేబుల్లను చూసిన వారికి కాబట్టి చివరికి సాధారణంగా 75 ఓం లేదా 300 ఓం టెర్మినేషన్ రెసిస్టెన్స్ అనుసంధానించబడి ఉంది ఇది ట్రాన్స్మిషన్ లైన్ అవసరాలకు సంబంధించిన అవసరం కాబట్టి ఇక్కడ కూడా ఇది అలాంటిదే అవుతుంది ఈ కాళ్ళను ప్రసార మార్గాలుగా పరిగణించవచ్చు కాబట్టి ఈ ట్రాన్స్మిషన్ లైన్ చివరిలో మీరు రద్దు చేయడానికి రెసిస్టన్స్ ఉపయోగించవచ్చు కాబట్టి ఇవి అదనపు ఓవర్ హెడ్స్ కానీ మీరు ఇలా చేస్తే మొత్తం లోడ్ రెసిస్టెన్స్ R N అవుట్పుట్లు ఉన్నాయి చూడండి ఈ రెసిస్టెన్స్ R అని R R R R అని అనుకుందాము ఈ రెసిస్టన్స్ సమనంతరంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇవి సమనంతర కనెక్షన్లు కాబట్టి ఈ డ్రైవర్ డ్రైవింగ్ చేసే ప్రభావవంతమైన లోడ్ ఇది అవుతుంది ఇది N ద్వారా R డివైడ్ అవుతుంది కాబట్టి మీ R 75 ఓం మరియు మీరు 3 పాయింట్లను డ్రైవ్ చేస్తుంటే సమర్థవంతమైన లోడ్ 753 25 ఓం మరియు అధిక శక్తి డ్రైవింగ్ సామర్ధ్యం కోసం మీరు తరచుగా 2 లేదా అంతకంటే ఎక్కువ డ్రైవర్లను సమాంతరంగా కనెక్ట్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఇది మీరు ఉపయోగించగల ఒక వ్యూహం కానీ స్పష్టంగా మీరు అర్థం చేసుకోవచ్చు కొన్ని లోపాలు ఉన్నాయి మీరు ప్రతి క్లాక్ పిన్ను రెసిస్టెన్స్ ఉపయోగించాలి లేదా ముగించాలి ఇది అదనపు ప్రాంతం అదనపు ఓవర్హెడ్ను కలిగిస్తుంది ఇది ఎల్లప్పుడూ సాధ్యపడకపోవచ్చు కాబట్టి ఈ పద్ధతి ప్రత్యామ్నాయంగా ఉన్నప్పటికీ మీరు గడియారాన్ని వేర్వేరు పిన్లకు వేయవచ్చు మరియు వక్రీకరణను సమతుల్యం చేయడానికి మరో పాయింట్ మీరు సాలెపురుగుల కాళ్లన్నీ దాదాపు సమననంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి కాబట్టి ఆ ప్రయోజనం కోసం మీరు దీన్ని ఒక ప్రత్యేక మార్గంలో మార్చుకోవలసి ఉంటుంది మీరు ఎప్పుడైనా ప్రక్కతోవను తయారు చేసుకోవాలి దీనిని స్నేకింగ్ అంటారు పాము ఇలా ఉంటుంది సూటిగా వెళ్ళడానికి బదులుగా మీరు ఉద్దేశపూర్వకంగా మరొక పంక్తితో సరిపోయేలా ఒక గీతను తయారు చేస్తారు మీరు ఇలాంటివి చేయవలసి ఉంటుంది కాబట్టి రెండవ ప్రత్యామ్నాయం గడియార పంపిణీ చెట్టు కాబట్టి గడియార పంపిణీ చెట్టు ఇలా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఒకే డ్రైవర్కు బదులుగా చూస్తారు నాకు చాలా మంది డ్రైవర్లు ఉన్నారు వీరు డ్రైవర్లు మరియు ఈ డ్రైవర్లు చెట్టు కొమ్మల వెంట ఉంచారు కాబట్టి నేను చెట్టు లాగా గడియార నెట్వర్క్ను వేస్తున్నాను ఈ రేఖాచిత్రంలో చూపిన విధంగా 12 టెర్మినల్ పాయింట్లు ఉన్నాయని అనుకోండి కాబట్టి గడియార మూలం నుండి ప్రారంభించి నేను మొదట 3 గడియార మూలానికి వెళ్తున్నాను అప్పుడు ఈ డ్రైవర్ ప్రతి 4 లైన్లను నడుపుతున్నది మరియు ఈ డ్రైవర్ ప్రతి ఒక్కటి నేను ఒకటి చూపిస్తున్నాను అది మళ్ళీ 4 డ్రైవింగ్ చేయవచ్చు నేను ఒక లైన్ చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మీరు పొందే ప్రయోజనం 2 రకాలు మొదట మీకు చాలా పెద్ద డ్రైవర్లు అవసరం లేదు మీకు చిన్న డ్రైవర్లు కావాలి మరియు అన్ని డ్రైవర్లు చాలా సారూప్య పరిమనణం మరియు పరిమాణాన్ని కలిగి ఉంటాయి రెండవది మీరు ఇలా చేస్తే సిగ్నల్స్ యొక్క ప్రధాన జాప్యం డ్రైవర్ల జాప్యం అని మీరు చూస్తారు ఎందుకంటే ఈ ఇంటర్ కనెక్షన్ జాప్యం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఇంటర్ కనెక్షన్ యొక్క జాప్యం డ్రైవర్ జాప్యం కంటే చాలా తక్కువగా ఉంటుంది వైర్ పొడవు సుమారు సమానంగా ఉండే విధంగా వైర్లను లేఅవుట్ను సమతుల్యం చేయడానికి కూడా మనము ప్రయత్నిస్తాము కాబట్టి క్లాక్ సోర్స్ నుండి క్లాక్ టెర్మినల్స్ వరకు మీరు ప్రయాణించడానికి సరిగ్గా 3 డ్రైవర్లు అవసరం కాబట్టి మీరు మీ గడియార నెట్వర్క్ను స్వయంచాలకంగా గడియారం మూలం నుండి జాప్యం మరియు గడియార టెర్మినల్ పాయింట్ల సుమారు సమానంగా ఉండే విధంగా వేస్తున్నారు మీరు అన్వేషించే డ్రైవర్ల సంఖ్య సమననంగా ఉంటుంది మరియు ఒక డ్రైవర్ మీరు లేఅవుట్ చేసే విధానంలో తదుపరిది ఇది ఒక రకమైన సాధారణ లేఅవుట్ అయి ఉండాలి వైర్ పొడవు అంతా సమననంగా ఉండాలి కాబట్టి ఆ జాప్యం కూడా దాదాపు సమానం అవుతుంది కాబట్టి గడియార పంపిణీ చెట్టు వెనుక ఉన్న ప్రాథమిక సూత్రం ఇది కాబట్టి ఇప్పుడు మనం క్లాక్ బఫర్లను ఉపయోగిస్తున్న మరొక విషయం ఇక్కడ నేను చూపిస్తున్నాను కాబట్టి మీకు క్లాక్ బఫర్లు మనకు ఎందుకు అవసరం క్లాక్ బఫర్లు మీరు మరింత కరెంట్ డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉందని నేను ఇంతకు ముందే మీకు చెప్పాను క్లాక్ సోర్స్ కరెంట్ను 100 లేదా 1000 పాయింట్లకు నడపలేకపోవచ్చు కాబట్టి కరెంట్ను విస్తరించడానికి నాకు బఫర్లు అవసరం కానీ ఇతర కారణాలు కూడా ఉన్నాయి మొదటి విషయం ఏమిటంటే క్లాక్ సిగ్నల్ ప్రపంచిక స్వభావం గడియార పంక్తులు సాధారణంగా చిప్ యొక్క ఒక చివర నుండి మరొక చివర వరకు చాలా పొడవుగా ఉంటాయి అది వెళ్ళవచ్చు మరియు పొడవైన పంక్తులు ఉంటే పంపిణీ కెపాసిటెన్సులు మరియు రెసిస్టెన్సులు ఉంటాయి మరియు RC జాప్యం ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే నాకు ఇలాంటి చిప్ ఉందని అనుకుందాం కాబట్టి నాకు ఇక్కడ క్లాక్ పిన్ ఉంది ఈ క్లాక్ పిన్ నుండి నేను పొడవైన క్లాక్ వైర్ను వేస్తున్నాను ఇక్కడ పిన్తో ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ కారకాలు ఈ రేఖ వెంట ఉన్నందున నిరోధక ప్రభావాలు ఉంటాయి కెపాసిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంతటా ఒకే చోట కాదు కాబట్టి లైన్ పొడవు ఎక్కువ ఉంటే RC యొక్క విలువలు ఎక్కువ ఉంటాయి మరియు మీకు తెలుసు ఏదైనా RC రకమైన నెట్వర్క్ను మనము RC జాప్యం అని సూచిస్తాము కాబట్టి మనం R ని తగ్గించగలిగితే లేదా C ని తగ్గించగలిగితే జాప్యం సరిగ్గా తగ్గుతుంది కానీ మనకు పొడవైన తీగ ఉంటేఈ R మరియు C రెండూ ఎక్కువగా ఉంటాయి కానీ దీనికి విరుద్ధంగా మనము ఒకే పొడవైన తీగకు బదులుగా ఇలా చేస్తే బఫర్లను చొప్పించడం ద్వారా మనము దానిని చిన్న ముక్కలుగా విడదీస్తే అప్పుడు మీరు ఈ ప్రతి విభాగాల యొక్క సమర్థవంతమైన RC జాప్యం చాలా తక్కువగా ఉంటుంది మరియు పొడవైన తీగ తక్కువ వైర్తో పోలిస్తే ఇది చాలా వేగంగా పెరుగుతుంది కాబట్టి ఈ చిన్న విభాగాల జాప్యం ఈ మొత్తం కంటే చాలా తక్కువగా ఉంటుంది అప్పుడు మీకు ఒకే విభాగం ఉంటే ఈ పొడవైన విభాగం జాప్యం అవుతుంది కాబట్టి ఆలోచన ఏమిటంటే సుదీర్ఘమైన ఇంటర్ కనెక్షన్ను తక్కువ ఇంటర్కనెక్షన్లుగా విడగొట్టడానికి మనము బఫర్లను ఉపయోగిస్తే మీ మొత్తం జాప్యం తక్కువగా ఉంటుంది అది ఒక కారణం వైర్లను విస్తృతంగా చేయడం ద్వారా నేను నా RC ఆలస్యాన్ని తగ్గించగలనని మీరు వాదించవచ్చు నేను RC రెసిస్టన్స్ మరియు కెపాసిటెన్స్ గురించి మనట్లాడుతున్నాను కాబట్టి నేను ఇలాంటి తీగను వేస్తున్నానని అనుకుందాం నేను దానిని దీర్ఘచతురస్రంగా చూపిస్తున్నాను కాబట్టి ప్రత్యామ్నాయంగా నేను దానిని విస్తృతంగా చేయగలిగాను కాబట్టి నేను దానిని విస్తృతంగా చేస్తే అది తక్కువ నిరోధకతను సూచిస్తుంది కానీ ఇది కెపాసిటెన్స్లో పెరుగుదల అని కూడా అర్ధం ఎందుకంటే వైర్ వెడల్పుగా ఉంటే మరొక పొరకు కెపాసిటెన్స్ కూడా మరింత సరైనది ఎందుకంటే వెడల్పు వైర్ మరొక పొర కంటే ఎక్కువ కప్లింగ్ కలిగి ఉంటుంది ఫార్ములా ప్లేట్ యొక్క ప్రాంతానికి అనులోమననుపాతంలో ఉందని మీరు గుర్తుచేసుకుంటే కెపాసిటెన్స్ యొక్క విలువను చూడండి మరియు మీరు వైర్లను విస్తృతంగా చేస్తే ప్లేట్ యొక్క వైశాల్యం పెరుగుతోంది కాబట్టి కెపాసిటెన్స్ పెరుగుతోంది కాబట్టి వైర్లను ఇరుకుగా లేదా వెడల్పుగా చేయడం ద్వారా మీకు ప్రయోజనం లేదు మధ్యలో బఫర్లను చేర్చాలి కాబట్టి మనకు ఉన్న నికర తీర్మానం ఏమిటంటే RC ఆలస్యాన్ని తగ్గించడానికి మనము బఫర్లను చేర్చాలి కానీ మరొక ప్రయోజనం ఉంది ఇది గడియార తరంగ రూపాన్ని సంరక్షించడానికి సహాయపడుతుంది దీనికి అర్ధం ఏమిటి కాబట్టి ఒక సిగ్నల్ డిజిటల్ సిగ్నల్ మనము 0 1 గురించి మనట్లాడుతున్నప్పుడు అది చాలా దూరం ప్రయాణిస్తుంది కాబట్టి మళ్ళీ ఈ RC ప్రభావం కారణంగా సిగ్నల్ యొక్క స్వభావం వక్రీకరిస్తుంది కమ్యూనికేషన్ లైన్ యొక్క పొడవు ఎంత ఎక్కువ ఉంటే వక్రీకరణ అంత ఎక్కువ అవుతుంది కాబట్టి నేను కొంత సమయం తరువాత బఫర్ను ప్రవేశపెడితే బఫర్ యొక్క అవుట్పుట్ ఈ సిగ్నల్ మళ్ళీ వక్రీకరణ లేకుండా అవుతుంది కాబట్టి మనము సిగ్నల్ శబ్దం లేదా వక్రీకరణ యొక్క గరిష్ట మొత్తాన్ని నియంత్రిస్తున్నాము అది బఫర్లలో కూడా వెళ్ళవచ్చు జాప్యం పెరుగుతుంది కాని గమనించదగ్గ విషయం ఏమిటంటే మొత్తం వైశాల్యం ప్రకారం పెద్ద సంఖ్యలో బఫర్లు ప్రవేశపెట్టవచ్చు మరియు ఇది మొత్తం విస్తీర్ణంలో 5 శాతం వరకు ఆక్రమించగలదు మరియు ఈ బఫర్లు క్లాక్ నెట్ను అప్స్ట్రీమ్ లోడ్ ఇంపెడెన్స్ల నుండి వేరుచేయడానికి సహాయపడతాయి కాబట్టి ఈ పాయింట్ అర్థం ఏమిటి నాకు బఫర్ ఉందని అనుకుందాం ఇది నేరుగా డ్రైవింగ్ చేస్తోంది 100 క్లాక్ లోడ్లు అనుకుందాము కాబట్టి నేను నడుపుతున్న మొత్తం లోడ్ ఆ 100 లోడ్లు కాబట్టి ప్రతి లోడ్లు కొంత కెపాసిటెన్స్ విలువను కలిగి ఉంటాయి అవన్నీ 100 సి వరకు జతచేయబడతాయి కాని మనం అనేక పంపిణీ మనర్గాలను ఉపయోగిస్తే ప్రతి డ్రైవర్ 100 డ్రైవింగ్ చేయలేవు కానీ 4 లేదా 5 వరకు మనత్రమే ఉండవచ్చు కాబట్టి నేను డ్రైవింగ్ చేస్తున్న లోడ్ కూడా పరిమితం అవుతుంది మరియు అందువలన ఇది వేగంగా ఉంటుంది కాబట్టి ఈ రేఖాచిత్రం వాస్తవానికి నేను చెప్పినదానిని సంగ్రహిస్తుంది మీరు గడియారపు చెట్టు కొమ్మల వెంట బఫర్లను పంపిణీ చేస్తే ప్రతి శాఖ వెంట ఈ విధంగా చూపబడిన నిరోధక మరియు కెపాసిటివ్ ప్రభావాలు ఉంటాయి అయితే ఇది చిన్న వైర్ విభాగాలకు పరిమితం అవుతుంది కాబట్టి ప్రతి విభాగానికి RC జాప్యం చాలా తక్కువగా ఉంటుంది మరియు చివరకు గడియారాలు అవసరమయ్యే వాస్తవ సర్క్యూట్లను డ్రైవ్ చేస్తారు సీక్వెన్సెల్ ఎలెమెంట్స్ కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే మీరు చిప్ అంతటా వ్యాప్తి చెందగల అనేక ఫ్లిప్ ఫ్లాప్లకు క్లాక్ సోర్స్ను పంపాలి వీటిని క్లాక్ సింక్లు అంటారు కాబట్టి మనము ఈ వలలను పొడవాటి వైర్ల ద్వారా అనుసంధానించడం ద్వారా పంపించము లేదా జత చేయము బదులుగా మనము ఈ విధమైన చెట్టు రూపంలో బఫర్లను ప్రవేశపెడతాము ఆపై మనం ఈ ఫ్లిప్ ఫ్లాప్లను నేరుగా నడపడానికి ఉపయోగించవచ్చు మనము ఇప్పటివరకు మనట్లాడినది ఇదే ఇప్పుడు క్లాక్ బఫరింగ్కు సంబంధించి విస్తృత విధానాలను చూద్దాం మనము చెట్టు కొమ్మలలో బఫర్లను ఉపయోగించడం లేదని అనుకుందాం మనము చాలా పెద్ద బఫర్ను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాము ఇది అన్ని గడియారాల సింక్లను నడిపించేంత శక్తివంతంగా ఉంటుంది ఇది తగినంత క్లాక్ డ్రైవింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు మీరు అటువంటి బఫర్లను రూపకల్పన చేసినప్పుడు CMOS సాంకేతిక పరిజ్ఞానం నుండి మళ్ళీ కొన్ని తెలిసిన ఫలితాలు ఉన్నాయి మీరు ఎల్లప్పుడూ సాధ్యమయ్యే ఒకే పెద్ద బఫర్ను డిజైన్ చేస్తే కానీ ఆ బఫర్కు చాలా పెద్ద డైమెన్షన్ ట్రాన్సిస్టర్లు అవసరం ఇప్పుడు మీరు ట్రాన్సిస్టర్లను పెద్దదిగా చేసినప్పుడు ట్రాన్సిస్టర్ల నిరోధకత లేదా కెపాసిటెన్స్ విలువ పెరుగుతుంది అది ట్రాన్సిస్టర్ల స్విచ్చింగ్ ఆలస్యాన్ని పెంచుతుంది ఆన్ 0 నుండి 1 లేదా 1 నుండి 1 జాప్యం లేదా 1 నుండి 0 సె జాప్యం కాబట్టి ఒక సాధారణ డిజైన్ మనర్గదర్శకం ఏమిటంటే ఒకే పెద్ద బఫర్ను ఉపయోగించటానికి బదులుగా మీరు ఇలాంటిదాన్ని ఉపయోగిస్తారు మొదట చాలా చిన్న బఫర్ను వాడండి ఆపై మీరు కొంచెం పొడవైన బఫర్ను ఉపయోగిస్తారు అప్పుడు మీరు ఇలాంటి పెద్ద బఫర్ను ఉపయోగిస్తారు కాబట్టి ప్రతి బఫర్ యొక్క కారకం మరొకటి కంటే f రెట్లు పెద్దది కాబట్టి దీని యొక్క 1 పరిమనణం f అయితే ఇది f స్క్వేర్ అవుతుంది ఇది ప్రామనణిక పద్ధతి మీరు సరైన పద్ధతిలో f ని ఎంచుకోగలిగితే ఈ పద్ధతిలో మొత్తం జాప్యం ఆప్టిమైజ్ అవుతుంది ఒకే బఫర్ రకంతో పోలిస్తే కాబట్టి ఈ రేఖాచిత్రంలో మనము పెద్ద కేంద్రీకృత బఫర్ను చూస్తున్నప్పటికీ ఆ కేంద్రీకృత బఫర్ క్రమంగా పెద్ద బఫర్ యొక్క గొలుసుగా మనము చూపిస్తున్నాము కానీ ఈ సింగిల్ కేంద్రీకృత బఫర్ అన్ని సింక్లను నడిపించేంత శక్తివంతమైనది కాబట్టి మీరు పొడవులను దాదాపు ఒకే విధంగా ఉండే విధంగా వైర్లను లేఅవుట్ చేయగలిగితే అప్పుడు వక్రీకరణ కనిష్టీకరణ జరుగుతుంది ఇప్పుడు మీరు ఈ విధానాన్ని విలీనం చేయగలిగితే లేదా మీరు అమలు చేయగలిగితే బఫర్ ఒకే చోట ఉన్నందున ఇది మీకు మంచి వక్రీకరణను ఇస్తుంది వైర్లను మాత్రమే పొడవు పరంగా సరిపోల్చాలి మరియు మీరుపారాసిటిక్స్ R మరియు C ని చూడవచ్చు కానీ మీరు బఫర్ గురించి ఆందోళన చెందరు మీరు పొడవులను సమం చేయడం గురించి మనత్రమే ఆందోళన చెందుతున్నారు కానీ మీరు చాలా చోట్ల బఫర్లను పంపిణీ చేస్తే చాలా చిన్న చిన్న బఫర్లు కూడా బఫర్లలో చిన్న వైవిఘ్నం కలిగి ఉంటాయి 2 బఫర్లు కల్పితమైనప్పుడు అవి ఒకేలా ఉండవు వాటి పారామితులలో చిన్న వ్యత్యాసం ఉంటుంది కాబట్టి కొన్ని వైవిధ్యాలు కూడా అక్కడకు వెళ్తాయి కాబట్టి ఇక్కడ నేను చెప్పినట్లుగా చెట్టు యొక్క తీగ పొడవును సమం చేయడంపై మాత్రమే దృష్టి పెట్టాలి కాబట్టి చెట్టు అంచుల వెంట మీరు బఫర్లను పరిచయం చేస్తున్న 2 వ విధానాన్ని సంప్రదించండి కాబట్టి మనము ఇక్కడ ఒకేలాంటి బఫర్లను ఉపయోగించటానికి ప్రయత్నిస్తున్నాము ప్రతి బఫర్ 4 ఇతర బఫర్లను నడుపుతుందని నేను ఊహిస్తున్నాను కాబట్టి వారి పరిమాణం వారి ప్రస్తుత డ్రైవింగ్ సామర్ధ్యం ఒకే విధంగా ఉంటుంది కాబట్టి మనము దీనిని నిర్ధారించగలిగితే అన్ని శాఖల వెంట జాప్యం సమానంగా ఉంటుందని మీరు నిర్ధారించుకోవచ్చు ఎందుకంటే అన్ని బఫర్లు సమాన జాప్యాలను కలిగి ఉంటాయి మరియు మనము ఈ రకమైన నెట్వర్క్ను లేఅవుట్ చేయగలిగితే ఎలా చేయాలో తరువాత చూద్దాం మనము క్లాక్ ట్రీ యొక్క చాలా రెగ్యులర్ లేఅవుట్ను కలిగి ఉండవచ్చు ఇది బఫర్ ఆలస్యాన్ని మాత్రమే కాకుండా ఇంటర్ కనెక్షన్ల ఆలస్యాన్ని కూడా సమన్వయము చేస్తుంది కాబట్టి మీరు నిర్ధారించగలిగే విధంగా మీ మొత్తం జాప్యం సమం చేయబడుతుంది మరియు వక్రీకరణ తగ్గించబడుతుంది ఇప్పుడు విస్తృత టోపోలాజీలకు వద్దాం మనం మాట్లాడినది అంతా తాత్వికత చాలా క్లాక్ సింక్లు ఉన్నాయని నేను చెప్పాను ఒకే క్లాక్ బఫర్ను వాడండి వాటిని చక్కని మనర్గంలో పంపిణీ చేయండి అంటే వక్రత సమతుల్యంగా ఉంటుంది లేదా ఒకే పెద్ద బఫర్కు బదులుగా పంపిణీ సమయంలో చిన్న బఫర్లు వాడండి కానీ చెట్టు యొక్క ప్రతి కొమ్మ వెంట ఉంచండి ఇప్పుడు సాధారణ చిప్లో ఇది ప్రాసెసర్ చిప్ అని మీరు అనుకుంటున్నారు ఇది చిప్లో ఒక వ్యవస్థ కావచ్చు మరియు ప్రాసెసర్ మాత్రమే కాదు మెమరీ ఉంది ఇతర ఫంక్షనల్ యూనిట్లు ఉన్నాయి చిప్లో చాలా రకాల సర్క్యూట్లు ఉన్నాయి కాబట్టి చిప్ యొక్క ప్రతి భాగానికి అవసరాలు ఒకేలా ఉండవు కాబట్టి మీరు గడియారాన్ని ఎలా పంపిణీ చేస్తారు కాబట్టి మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా కొన్ని విస్తృత విధానాలు మాట్లాడుతున్నాము వీటిని టోపోలాజీలు క్లాక్ టోపోలాజీలు అంటారు దీని గురించి మనము ఇప్పటికే మనట్లాడిన మొదటి టోపోలాజీ క్లాక్ ట్రీ కాబట్టి మీ జ్ఞాపకశక్తిని రిఫ్రెష్ చేయడానికి మనము ప్రాథమికంగా చెట్టు వంటి నిర్మాణమును వేస్తున్నాము ఇది బైనరీ చెట్టు కావచ్చు ఇది అధిక డైమెన్షన్ లో ఉన్న చెట్టు కావచ్చు ప్రతి బఫర్ 4 బఫర్లను నడపగలదు కాబట్టి ఇక్కడ నేను 2 చూపిస్తున్నాను చివరి బఫర్ డ్రైవింగ్ చేస్తుంది క్లాక్ పిన్ల సమితిని డ్రైవింగ్ చేస్తుంది క్లాక్ టెర్మినల్స్ క్లాక్ ట్రీని ఈ విధంగా వేయవచ్చు కానీ ఇక్కడ ఈ టోపోలాజీలో చివరి స్థాయి బఫర్లు మనం ఎక్కడ ఉంచినా క్లాక్ టెర్మినల్ వాటికి దగ్గరగా ఉండాలి అని అనుకుంటున్నాము కాబట్టి చివరి స్థాయి బఫర్లు క్లాక్ టెర్మినల్లకు దగ్గరగా ఉండాలి తద్వారా మీరు వాటిని తక్కువ వైర్ల ద్వారా కనెక్ట్ చేయవచ్చు మరియు ఆ వైర్లు కూడా పొడవుతో సమననంగా ఉండాలి మీ లేఅవుట్ ఒక విధమైన రెగ్యులర్ అయితే మీ సర్క్యూట్ రెగ్యులర్ అయితే ఇది సాధ్యమవుతుంది కాబట్టి గడియార చెట్టు యొక్క ఈ ప్రతి టెర్మినల్స్ నుండి మీరు గడియార సంకేతాలను అనుసంధానించడానికి సమానమైన వైర్లను లేఅవుట్ చేయవచ్చు ఇది ఒకటి రెండవది మరింత సాధారణమైనది మరియు చాలా ప్రాసెసర్ చిప్స్ వాస్తవానికి ఈ రకమైన వ్యూహాన్ని ఉపయోగిస్తాయి కాబట్టి వారు సూచించేది ఏమిటంటే మనము కొన్ని కేస్ స్టడీ గురించి మనట్లాడేటప్పుడు మళ్ళీ ఈ విషయానికి తిరిగి వస్తాము ఇది ఒక రకమైన 2వ స్థాయి పంపిణీ మీరు చూస్తున్నట్లు మనము గడియారపు చెట్టును ఉపయోగిస్తాము ఇది కూడా ఒక బైనరీ చెట్టు నేను చూపిస్తున్నాను ఇది అధిక డైమెన్షన్స్ కలిగిన ఇతర చెట్టు కావచ్చు ఇప్పుడు మీరు సాధారణంగా చెప్పినట్లుగా ఒక బైనరీ చెట్టును కలిగి ఉన్నాము మనకు గడియార చెట్టు ఉందని గడియారపు చెట్టు చివరకు నిల్వ కణాల యొక్క అన్ని పిన్నులకు ఇస్తోంది కాబట్టి మనకు అవసరమైన చోట నిల్వ కణాలు వాడుతాము కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు అని చెప్తున్నాము ప్రస్తుతానికి మన చిప్ వెంట మనం సృష్టించిన గ్రిడ్ ఉందని అనుకుందాము ఇది ఇది లోహ కవచ కనెక్షన్ అవన్నీ కలిసి షార్ట్ చేయబడ్డాయి ఈ దృమైన పంక్తులు వైర్లు అవి అన్నీ కలిసి అనుసంధానించబడి ఉన్నాయి మరియు నేను చెట్టును సృష్టించే చెట్టు పైన ఉంది ప్రతి టెర్మినల్ వద్ద గడియార చెట్టు పైన ఉంది డ్రైవింగ్ లేదా క్లాక్ టెర్మినల్ కాదు కానీ గ్రిడ్ యొక్క ఒక పాయింట్ డ్రైవింగ్ చేస్తోంది కాబట్టి ఈ రేఖాచిత్రానికి సంబంధించి ఒక పాయింట్ ఈ పాయింట్ను నడుపుతుండవచ్చు ఒక పాయింట్ దీన్ని నడుపుతుంది కాబట్టి మన వద్ద ఉన్న ఈ గ్రిడ్ టెర్మినల్స్ ప్రతి ఒక్కటి కాబట్టి క్లాక్ ట్రీ ఈ టెర్మినల్స్ ను అన్నింటినీ నడుపుతోంది అంటే నాకు ఒక రకమైన సమాంతర డ్రైవర్ కనెక్షన్ ఉంది ఉదాహరణకు ఈ సందర్భంలో 5 బై 5 ఉండవచ్చు అలాంటి 25 డ్రైవర్లు ఉండవచ్చు ఈ గ్రిడ్లలో 25 పిన్స్ నడపబడతాయి కాబట్టి ప్రస్తుత డ్రైవింగ్ సామర్ధ్యం 25 రెట్లు ఎక్కువ అవుతుంది మరియు ఒకసారి మనము ఈ గ్రిడ్ను ఒక మెటల్ పొరపై కలిగి ఉంటామో ఇప్పుడు దిగువ స్థాయిలో మీకు సర్క్యూట్లు ఉన్న చోట మీకు గడియారం అవసరమైన చోట మీరు సమీప గ్రిడ్ పాయింట్ నుండి గీయండి మీరు గడియార చెట్టును గ్రిడ్ నుండి వేరు చేస్తున్నారు గడియారపు చెట్టు క్రమంగా ఉంటుంది ఇవి గ్రిడ్ కు అందిస్తూవుంటాయి ఇవి సమనంతరంగా గ్రిడ్ను నడుపుతాయి మరియు మీకు సర్క్యూట్లు ఉన్న దిగువ స్థాయిలో మీరు సమీప గ్రిడ్ పాయింట్ నుండి గడియారాన్ని పొందండి చెట్టు చేత నడపబడే క్లాక్ నెట్ మెష్ వెనుక ఉన్న సూత్రం ఇది మరియు మూడవ ప్రత్యామ్నాయం మనకు మళ్ళీ బైనరీ చెట్టు ఉంది కానీ జాప్యం ఈక్వలైజేషన్ల కోసం కొన్నిసార్లు మీరు ఉప ట్రీస్ లో కొన్ని క్రాస్ లింక్లను జోడించవచ్చు ఈ ఎరుపు లింక్ వంటిది క్రాస్ లింక్ కొన్నిసార్లు మీరు గడియారం జాప్యం సమం చేయడానికి ఇలా చేస్తారు బహుశా దానిలో కొంత భాగం పొడవైన వైర్లు ఎక్కువ RC జాప్యం అయినందున జాప్యం ఎక్కువ కాబట్టి జాప్యం తగ్గించడానికి మీరు 2 శాఖలను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయవచ్చు తద్వారా అవి సమనంతరంగా వస్తాయి మరియు జాప్యం తక్కువ అవుతుంది కాబట్టి సాధారణంగా మీరు ఈ టోపోలాజీలన్నింటినీ మిళితం చేయవచ్చు ఇది చిప్ మీరు క్లాక్ పిన్ను అందిస్తూ ఉండవచ్చు చాలా క్లాక్ సర్క్యూట్లలో మీకు దాని లోపల PLL గడియార సిగ్నల్ను అంతర్గతంగా సమకాలీకరించే ఒక సర్క్యూట్ యొక్క దశ లాక్ లూప్ రకం మరియు దీని నుండి మీరు దీన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయవచ్చు మరియు ప్రతి ప్రాంతాలలో మీరు నేను మనట్లాడిన గ్రిడ్ నిర్మనణాన్ని కలిగి ఉండవచ్చు కాబట్టి మీరు ఒక చెట్టును కలిగి ఉండవచ్చు అది గ్రిడ్కు అంది ఇస్తుంది కాబట్టి మీరు గడియార చెట్టును కలిగి ఉండవచ్చు కానీ గ్రిడ్ అవసరం లేదు చాలా తక్కువ కనెక్షన్లు అవసరం కాబట్టి మీరు మీ క్లాక్ ట్రీ డిజైన్ను ఇలా అనుకూలీకరించవచ్చు కాబట్టి దీనితో మనము ఈ ఉపన్యాసం చివరికి వస్తాము కాబట్టి మన తదుపరి ఉపన్యాసంలో వివిధ చెట్ల పంపిణీ వ్యూహాలపై మన చర్చను కొనసాగిస్తాము